ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్ యొక్క మాడ్యూల్ 6 కు స్వాగతం మనము గత 5 మాడ్యూళ్ళలో సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ అభివృద్ధికి ఎదురయ్యే సవాళ్ల యొక్క వివిధ అంశాలను చర్చించాము అంటే సాధారణంగా సంక్లిష్టమైన వ్యవస్థ ఇచ్చినప్పుడు దాని నిర్మాణాన్ని ఎలా విశ్లేషించాలి కాంప్లెక్స్ వ్యవస్థల యొక్క విభిన్న నిర్మాణ మరియు ప్రవర్తనా అంశాల మధ్య ముఖ్యంగా వివిధ డొమైన్ల మధ్య కూడా సారూప్యత ఏమిటి వంటి అంశాలను చర్చించాము మరియు దాని ఆధారంగా మనము డికాంపొజిషన్ ఆబ్స్ ట్రాక్షన్ సోపానక్రమం మరియు వెలికితీత యొక్క కొన్ని సాధారణ వ్యూహాలను సంగ్రహించగలిగాము మరియు ఈ మాడ్యూల్ నుండి మనము నెమ్మదిగా ఈ పద్ధతులను ఈ వ్యూహాలను వాస్తవానికి వివిధ వాస్తవ ప్రపంచ పరిస్థితులను విశ్లేషించడానికి వాటి సాఫ్ట్వేర్ సిస్టమ్లు అభివృద్ధి చేయడానికి వాటి సాఫ్ట్వేర్ సిస్టమ్లను రూపొందించడానికి నిమగ్నం చేయటం ప్రారంభిస్తాము మరియు ఈ విషయంలో మనము నిజంగా విశ్లేషణ మరియు రూపకల్పన చేయడం ప్రారంభించే ముందు ఈ విభిన్న ఆబ్జెక్ట్ విశ్లేషణ మరియు రూపకల్పన పద్దతులు ఉద్భవించిన కాల వ్యవధిలో మనకు అందుబాటులో ఉన్న ప్రోగ్రామింగ్ భాషలు మరియు ప్రోగ్రామింగ్ మౌలిక సదుపాయాల పరంగా ఈ సాఫ్ట్వేర్ను వాస్తవంగా అమలు చేయగల లక్ష్య వ్యవస్థను మనము శీఘ్రంగా పరిశీలిస్తాము కాబట్టి ఒకసారి మనము ఒక విశ్లేషణ చేసి డిజైన్ను సృష్టించగలిగితే ఒక ప్రోగ్రామింగ్ భాష పరంగా ఆ డిజైన్ను ఎలా వ్యక్తీకరించాలి అనే ఒక పని ఖచ్చితంగా మిగిలి ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేర్ యొక్క ప్రాథమిక నిర్వచనం ఒక నిర్దిష్ట మార్గంలో కొన్ని ప్రోగ్రామింగ్ భాషల పరంగా నా ఆలోచనలను కోడింగ్ చేయడానికి సమానం మన ఆలోచనలను కోడింగ్ చేయడానికి సమానం మరియు అందువల్ల ఒక వైపు సమస్య యొక్క ఒక భాగం వాస్తవ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ప్రాబ్లం డొమైన్ను అర్థం చేసుకోవడం మరియు పరిష్కారాన్ని అందించడానికి ఏమి చేయాలో గ్రహించడం మరియు మరొక వైపు కంప్యూటింగ్ వ్యవస్థను అర్థం చేసుకోవడం ప్రోగ్రామింగ్ భాషను అర్థం చేసుకోవడం ఆ భాషలో వ్యక్తీకరణ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం తద్వారా మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అంతరాన్ని తగ్గించగలము మరియు మన వద్ద ఉన్న ప్రోగ్రామింగ్ సిస్టమ్స్ పరంగా మనం చేసే డిజైన్లను నిజంగా అమలు చేయగలము కాబట్టి ప్రస్తుత పరిస్థితుల గురించి మంచి ప్రశంసలు ఇవ్వగలగాలంటే ప్రోగ్రామింగ్ భాషల జనరేషన్ అధ్యయనం ద్వారా ఉన్నత స్థాయి ప్రోగ్రామింగ్ భాషల యొక్క చారిత్రక పరిణామాన్ని శీఘ్రంగా పరిశీలిస్తాము మరియు OOP ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లేదా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్స్ ఈ కాలంలో ఎలా అభివృద్ధి చెందాయి మనము చూడటానికి ప్రయత్నిస్తాము ఇది మాడ్యూల్ అవుట్లైన్ ఇది మన స్లైడ్ల ఎడమ వైపున అందుబాటులో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న మొదటి అంశం కంప్యూటింగ్ దీనిని సాధారణంగా ప్రోగ్రామింగ్ అని పిలుస్తారు ఇది ఒక అల్గోరిథం దశల యొక్క బాగా నిర్వచించబడిన క్రమం తీసుకొని మరియు దానిని ఒక ప్రోగ్రామ్ అని మనము సాధారణంగా చెప్పే నొటేషన్ లోకి ఎన్కోడింగ్ చేసే ప్రక్రియ నొటేషన్ ఒక బాగా నిర్వచించబడిన ప్రోగ్రామింగ్ భాషకు చెందినదై ఉండాలి అల్గోరిథంలు సమస్యను సూచించడానికి అవసరమైన డేటాను ఉపయోగించి లేదా డేటా పరంగా సమస్యను పరిష్కరిస్తాయి కాబట్టి ప్రోగ్రామ్ సాధారణంగా డేటా మరియు అల్గోరిథం లేదా కంప్యూటేషన్ ను కలిగి ఉంటుందని మనము చెప్పగలం మరియు కంప్యూటింగ్ మెషీన్ యొక్క అనేక పరిణామాలు ఉన్నప్పటికీ ప్రోగ్రామ్లు అమలు చేయబడుతున్న విలక్షణ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ లేదా హార్డ్వేర్ సిస్టమ్ యొక్క విలక్షణమైన స్కీమాటిక్ వ్యూ ఇప్పటికీ ఒక వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్గా కొనసాగుతుంది ఇక్కడ ప్రాథమిక గణితశాస్త్రం మరియు లాజికల్ కార్యకలాపాలు చేసే అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్తో కూడిన సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది మరియు దానితోపాటు CPU పైన సూచనల అమలు క్రమాన్ని నియంత్రించడానికి వేర్వేరు కంట్రోల్ యూనిట్లు తాత్కాలిక విలువలు వేరియబుల్స్ నిల్వ చేయగల మెమరీ యూనిట్ అదనంగా సెకండరీ హార్డ్వేర్ స్టోరేజ్ మరియు మొదలైనవి ఉండవచ్చు ఇన్పుట్ మరియు అవుట్పుట్ పరికరం ఉంటుంది కాబట్టి ఇది ప్రాథమిక కంప్యూటింగ్ మోడల్ మరియు ఈ మోడల్ గురించి మీ అందరికీ ఖచ్చితంగా తెలుసు అని నేను అనుకుంటున్నాను మనము ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ పారడైమ్ గా పరిణామం చెందుతున్నప్పుడు మన కంప్యూటింగ్ మోడల్ గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న సాపేక్షంగా సరళమైన మోడల్గా కొనసాగుతుందని నొక్కి చెప్పడానికి నేను దానిని మళ్ళీ ఇక్కడ ఉంచాను ఇప్పుడు మీ అందరికీ ప్రోగ్రామింగ్ భాషలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రోగ్రామింగ్ భాషలు ఖచ్చితంగా తెలుసునని నేను అనుకుంటున్నాను మరియు ప్రోగ్రామింగ్ భాషలు అభివృద్ధి చెందాయని మీకు తెలుసు మరియు మనము ఉన్నత స్థాయి భాషల గురించి మాట్లాడుతున్నాము కోడెడ్ స్ట్రింగ్ లాగా కనిపించే బైనరీ లేదా అసెంబ్లీ రకం నిజంగా కాదు మనము ఆ భాషల గురించి మాట్లాడటం లేదు మనము ఉన్నత స్థాయి భాషల గురించి మాట్లాడుతున్నాము వివిధ జనరేషన్స్ గడిచిపోయాయి ఉన్నత స్థాయి భాషలో ప్రోగ్రామింగ్ 50 ల మొదట్లో ప్రారంభమైంది మరియు మార్క్ జనరేషన్ 1954 నుండి ప్రారంభమైంది మరియు ఒక జనరేషన్ నుండి తరవాతి జనరేషన్ వరకు ఒక భాష అభివృద్ధి చెందుతున్న పరిణామంలో భాష మరియు కంప్యుటేషన్ మోడల్ పరంగా గణనీయంగా ఏమి జరిగిందో మనము త్వరగా పరిశీలిస్తాము కాబట్టి మనము మొదటి జనరేషన్ తో ప్రారంభిస్తాము ఇది ఫార్ములా అనువాదానికి ప్రసిద్ధి చెందిన ఫోర్ట్రాన్ భాష ద్వారా ఖచ్చితంగా ముందుంది కాబట్టి సహజంగా మొదటి తరం ప్రోగ్రామింగ్ భాషల యొక్క ప్రధాన లక్షణం అంకగణిత సమస్యలను పరిష్కరించడం అక్కడ మీరు వాటిని గణిత గణన అని పిలుస్తారు కాని అవి గణనీయంగా అంకగణిత సమస్యలు కాబట్టి అవి కొన్ని సూత్రాలని అనువదిస్తాయి కాబట్టి ఒక వృత్తం యొక్క వ్యాసార్థం యొక్క విలువ నాకు తెలిస్తే ఫోర్ట్రాన్ రకమైన భాషలో ఏదో ఒక సూత్రాన్ని ఉపయోగించి ఆ వృత్తం యొక్క చుట్టుకొలతను లేదా ఆ వృత్తం యొక్క వైశాల్యాన్ని నీవు కనుగొనటానికి నేను ఒక ప్రోగ్రామ్ను వ్రాయగలను మరియు ఖచ్చితంగా ఇది ఉన్నత స్థాయి భాష యొక్క ప్రారంభం కాబట్టి ప్రోగ్రామింగ్ యొక్క ప్రాథమిక భావనలు పరిచయం చేయబడ్డాయి ఈ సమయంలో 5 10 2 3 వంటి స్థిరాంకాలు ఉన్న లిటరల్స్ వేరియబుల్స్ కొన్ని వేరియబుల్స్ తో ప్రాథమిక ఆపరేటర్లతో ఎక్స్ప్రెషన్స్ మరియు షరతులతో కూడిన మరియు షరతులు లేని నియంత్రణ ప్రవాహం ఉన్నాయి అయినప్పటికీ ఫోర్ట్రాన్ లేదా IPL V వంటి భాషలలో ఈ ప్రాథమిక ప్రవాహం చాలా ప్రాచీన మూలాధారమైనవి మరియు స్వాభావికంగా చాలా నిగూఢమైనది కాబట్టి మనము టోపాలజీని పరిశీలిస్తే మరియు ప్రతి జనరేషన్లో డేటా మధ్య కంప్యుటేషన్ ఎలా ప్రవర్తిస్తుందో మనం టోపోలాజీని చూడటానికి ప్రయత్నిస్తే ఇది డేటా మరియు ప్రోగ్రామ్ లేదా అల్గోరిథం కంప్యుటేషన్ ప్రాథమికంగా ఈ 2 మధ్య పరస్పర చర్య అని మనము చెప్పాము కాబట్టి డేటా పరంగా మనకు మొదటి జనరేషన్లో మనకు సాధారణంగా చదునైన భౌతిక నిర్మాణం ఉంది డేటా చదునైన నిర్మాణంలో బహుశా ఒకే గ్లోబల్ డేటా మాత్రమే ఉండేది ఆపై మీకు చాలా సబ్ప్రోగ్రామ్లు ఉన్నాయి ఈ సబ్ప్రోగ్రామ్లను మనం ఈ రోజుల్లో ఫంక్షన్లు లేదా సబ్రొటీన్లుగా పిలుస్తాము కాబట్టి ఒక సబ్ప్రోగ్రామ్ సంఖ్యలను జతచేస్తుంది కొన్ని సబ్ప్రోగ్రామ్లు విలువను ముద్రిస్తాయి మరియు ప్రోగ్రామ్ యొక్క ఒక భాగంలో ఏదైనా లోపం ఉంటే ఖచ్చితంగా మిగిలిన సిస్టమ్ అంతటా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇది చాలా మూలాధారమైనది మరియు ప్రమాదకరమైంది మరియు ఇది మొదటి జనరేషన్ నుండి రెండవ జనరేషన్ ప్రారంభంలో ఉన్న ప్రోగ్రామింగ్ భాషల వరకు కొనసాగింది సాపేక్షంగా చిన్నది అయిన రెండవ జనరేషన్ 1950 ల చివరలో ప్రారంభమైంది మరియు ఇది ఫోర్ట్రాన్ భాష యొక్క పరిణామాన్ని వీక్షించింది మనకు ఫోర్ట్రాన్ 2 ఉండేది ఇది మేము మీ అందరిలాగా విద్యార్థులుగా ఉన్నప్పుడు మాలో కొంతమందికి ఉపయోగించే అవకాశం లభించింది ఇది ఫోర్ట్రాన్ యొక్క మొదటి వెర్షన్ ఇది ప్రోగ్రామింగ్ యొక్క భావాలకు అనేక చేర్పులను కలిగి ఉంది ఇది కొన్ని బాగా నిర్వచించిన డేటాటైప్స్ ను కలిగి ఉంది దీనికి అనేక వేర్వేరు స్టేట్మెంట్లు పెరామీటర్ పాసింగ్ మెకానిజమ్స్ ఫైల్లు ఉన్నాయి కొన్ని ఫోర్ట్రాన్ కాదు కాని ALGOL వంటి భాషలు అడ్రస్ వేరియబుల్స్ అయిన పాయింటర్లను పరిచయం చేయడం ప్రారంభించాయి కాబట్టి మీరు ఒక రకమైన జాబితాను మరియు నిర్దిష్ట భాషలను సృష్టించవచ్చు జాబితా రకమైన నిర్మాణాలను మార్చటానికి లిస్ప్ సృష్టించబడింది డేటా స్ట్రక్చర్ జరగడం ప్రారంభించాయి కాబట్టి ప్రోగ్రామింగ్ భాషల జీవితకాలం పరంగా ఇది ఒక చిన్న జనరేషన్ గా గుర్తించబడినప్పటికీ ఇది చాలా ముఖ్యమైన జనరేషన్ ఇది మొత్తం కంప్యూటింగ్ మాడ్యూల్లో చాలా ప్రాథమిక ప్రోగ్రామింగ్ భావనలను ప్రవేశపెట్టింది టోపోలాజీని మళ్ళీ చూస్తే మనకు ఇక్కడ డేటా ఉంది మనకు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది కానీ ఇప్పుడు స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ యొక్క ప్రాథమిక పునాది రావడం ప్రారంభమైంది ఇంతకు ముందు మీరు పరిశీలిస్తే అంతకుముందు సబ్ప్రోగ్రామ్లు ఇలాగే ఉన్నాయి సబ్ప్రోగ్రామ్లు ఒకే కోడ్లో ఒకే బ్లాక్లు ఇప్పుడు మీకు లూప్ కన్స్ట్రక్ట్స్ కండిషన్ కన్స్ట్రక్ట్స్ వంటి కొన్ని నిర్మాణాత్మక నిర్మాణాలు పరిచయం చేయడం ప్రారంభమైంది మరియు సబ్ప్రోగ్రామ్లు వాటి పరంగా విభజించబడ్డాయి అందువల్ల మీకు నిర్మాణాత్మక నిర్మాణాలు ఇక్కడ వర్ణించబడుతున్నాయని మీకు తెలుసు కాని అవి డేటా యొక్క ఫ్లాట్ పూల్లో మధ్యస్తంగా పనిచేస్తాయి అది మంచి పెరామీటర్ పాసింగ్ మెకానిజానికి మద్దతు ఇస్తుంది కానీ ఎందుకంటే మొత్తం డేటా సేకరణ చదునైనది అయినందున రెండవ తరం భాషలు పెద్ద డేటాలో ప్రోగ్రామింగ్ సమస్యను పరిష్కరించడంలో విఫలమవుతాయి పెద్ద డేటా సందర్భంలో పని చేయటానికి విషయాలు సహజంగా చాలా నిర్వహించలేనివి అతి పెద్దవి ఇక ముందుకు వెళితే మూడవ జనరేషన్ చాలా ఎక్కువ కాలం దాదాపు మొత్తం 60 లలో విస్తరించి ఉంది ఇక్కడ అనేక కొత్త రకాల మార్గ విచ్ఛిన్న భాషలు ప్రారంభమయ్యాయి ALGOL తరువాతి వెర్షన్ ను కలిగి ఉంది ఇది ఇటీవలి ప్రోగ్రామింగ్ స్టైల్తో దాని మాడ్యులారిటీతో బలమైన స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ పరిచయంతో ఒక రకమైన పూర్వగామిగా పరిగణించబడుతుంది పాస్కల్ మొట్టమొదటి చాలా సరళమైన కానీ బలమైన భాష ప్రోగ్రామింగ్ కోసం ప్రవేశపెట్టబడింది ఇది స్ట్రాంగ్లీ టైప్డ్ మరియు ఈ రోజుల్లో C లేదా పైథాన్ కోసం చేసినట్లుగా చాలా సంవత్సరాలు మేము పాస్కల్ను అధ్యయనం చేసాము మరియు మా విద్యార్థులకు బోధించాము మరియు ఇది pl 1 వంటి భాషల ఆవిర్భావం కూడా వీక్షించింది pl 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 1 ని సూచిస్తుంది కాబట్టి ప్రోగ్రామింగ్ పరిపక్వత ప్రారంభమైనప్పటి నుండి మరింత ఎక్కువ నిర్మాణాలు గుర్తించబడుతున్నాయి క్లాస్ ప్రవేశపెట్టబడింది ఆబ్స్ ట్రాక్షన్ పరిచయం చేయబడింది ALGOL లో జరిగింది కాబట్టి పరిభ్రమించడం ప్రారంభించిన ఆలోచన ఏమిటంటే మనకు అన్ని రకాల సమస్యలను పరిష్కరించే ఒక ప్రోగ్రామింగ్ భాష ఉండాలి కాబట్టి ఒక భాష అన్ని రకాల ఆలోచనలకు సరిపోతుంది మరియు pl1 అనేది ఒక పెద్ద భాషగా మారిన ఆ సంఘటనకు అతిపెద్ద ఉదాహరణలలో ఒకటి మరియు మీరు ఆ భాషతో ఏదైనా మరియు ప్రతిదీ చేయగలిగేవారు కాబట్టి ఆ వ్యవహారాల స్థితితో ఖచ్చితంగా టోపోలాజీ కొన్ని ముఖ్యమైన మార్పులను చూసింది ఇక్కడ ఉన్న డేటా ప్రోగ్రామ్లు సబ్ప్రోగ్రామ్లు ఇక్కడ ఉన్నాయి కానీ మీరు గణనీయంగా చూసేవి సబ్ప్రోగ్రామ్ల ఉపసమితుల మధ్య సరిహద్దులు మొదటిసారిగా అనేక భాషలు విడిగా స్వతంత్రంగా సంకలనం చేయగల బహుళ సోర్స్ ఫైళ్ళను ఇష్టపడటం ప్రారంభించాయి ప్రోగ్రామ్ల సమూహాలు ప్రవేశపెట్టబడ్డాయి కాని డేటా ఆబ్స్ ట్రాక్షన్ లేదా స్ట్రాంగ్ టైపింగ్ కు మద్దతు నేను చెప్పినట్లుగా పాస్కల్ కొద్దిగా స్ట్రాంగ్ టైపింగ్ కలిగి ఉంది కాని సాధారణంగా స్ట్రాంగ్ టైపింగ్ మరియు ఆబ్స్ ట్రాక్షన్ ప్రోగ్రామింగ్ భాషలలో విస్తృతంగా అందుబాటులో లేవు మరియు అందువల్ల డేటా పెద్దదిగా మరియు పెద్దదిగా మారడం ప్రారంభించినప్పుడు లోపాలను నిర్వహించడం ప్రోగ్రామర్లకు ఇంకా ఒక పీడకలలాగే ఉంది 70 వ దశకంలో నాల్గవ జనరేషన్ అత్యంత ప్రాచుర్యం పొందిన 2 అత్యంత ప్రాచుర్యం పొందిన భాషల ఆవిర్భావాన్ని చూసింది ఇది పరిశోధకుల బృందం కొంత అనుకోకుండా సృష్టించిన C యొక్క ఆవిర్భావాన్ని చూసింది మేము మొదటి నుండి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాము యునిక్స్ రాయడానికి ప్రయత్నిస్తున్నాము మరియు యునిక్స్ రాయడానికి ఖచ్చితంగా అసెంబ్లీలో రాయడం సరదా కాదు కాబట్టి వారు దాని కోసం ఉన్నత స్థాయి భాషను సృష్టించాలని కోరుకున్నారు అసెంబ్లీ రాయడం ఆపరేటింగ్ సిస్టమ్స్ రాయడం లేదా సిస్టమ్స్ ప్రోగ్రామ్స్ రాయడం కోసం హై లెవల్ లాంగ్వేజెస్ ఉపయోగించబడలేదు ఎందుకంటే హై లెవల్ లాంగ్వేజెస్ వ్యాసార్థం తీసుకోవడం మరియు ఒక సర్కిల్ యొక్క వైశాల్యం మరియు చుట్టుకొలతను కనుగొనడం వంటి ఉన్నత స్థాయి అంశాలను మాత్రమే చేయగలవు కాని అవి ఆపరేటింగ్ సిస్టమ్ లేదా సిస్టమ్స్ ప్రోగ్రామ్లలాగా వాస్తవానికి హార్డ్వేర్ యొక్క బిట్స్ మరియు రిజిస్టర్లు మరియు పోర్ట్లకు వెళ్లి మార్పులు చేయవలసి ఉండేలాగా అమర్చబడలేదు కాబట్టి ఈ ఆలోచనలతో కలిసి C యునిక్స్ అభివృద్ధి చేస్తున్న వ్యక్తుల మరియు మార్గదర్శకుల మధ్య జన్మించింది మనందరికీ గార్ నేనింగ్ హానన్ మరియు రిచీ పేర్లు తెలుసు మరియు జట్టులో ఇంకా చాలా మంది ఉన్నారు మరియు ఇది ఒక భాషకు జన్మనిచ్చింది ఒక వైపు ఉన్నత స్థాయి భాష యొక్క ప్రాథమిక అవసరాలను సంతృప్తిపరుస్తూ అదే సమయంలో ఇది సిస్టమ్స్ ప్రోగ్రామింగ్కు అవసరమైన తక్కువ స్థాయి ప్రాప్యతను అందిస్తుంది C కూడా వర్గీకరించబడింది ఇది C లో వ్రాయగల ప్రోగ్రామ్ల సామర్థ్యం కోసం ఎల్లప్పుడూ వర్గీకరించబడుతుంది ఈ సమయంలో ఇతర ముఖ్యమైన అభివృద్ధి ఏమిటంటే పెద్ద మొత్తంలో డేటాను నిర్వహించడానికి ప్రత్యేకంగా అంకితం చేయబడిన వ్యవస్థల పరిణామం ఇవి సంక్లిష్ట కార్యకలాపాలు చేయకపోవచ్చు కాని కొన్ని రకాల భారీ కార్యకలాపాలను చేయగలదు మరియు పెద్ద డేటా నిర్వహణ కోసం వీటిని రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్ లేదా రిలేషనల్ మోడల్స్ అని పిలుస్తారు మరియు ఇది నిర్మాణాత్మక ప్రశ్న భాష లేదా SQL అని పిలువబడే ఒక ప్రసిద్ధ భాషకు దారితీసింది ఇది వివిధ పెద్ద డేటా సీక్వెన్స్లను ప్రశ్నించడానికి అనేక రిలేషనల్ డేటాబేస్లలో నేటికీ ప్రధానంగా ఉపయోగించబడుతోంది అయితే C మరియు sql స్వతంత్ర డొమైన్లలో కొనసాగుతూనే ఉన్నాయి మీరు C లో మీరు మరింత క్లిష్టమైన లాజిక్ సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ వైపు కూడా చూస్తున్నారు SQL లో మీరు పెద్ద మొత్తంలో డేటాను చూస్తున్నారు కాని తక్కువ క్లిష్టమైన లాజిక్ నిర్వహించడం చూస్తున్నారు కాబట్టి ఈ జనరేషన్లో కొన్ని వంతెన భాషలు కూడా ఉన్నాయి ఇవి ఈ జనరేషన్లో ఎంబెడెడ్ SQL వంటివి సృష్టించబడ్డాయి ఇక్కడ మీరు C ప్రోగ్రామ్ లోపల SQL వ్రాయవచ్చు లేదా మీరు C ప్రోగ్రామ్స్ రొటీన్లను SQL నుండి పిలుస్తారు మరియు ఇది చాలా బలమైన వృద్ధితో ఆధిపత్యం చెలాయించింది నా ఉద్దేశ్యం ఇది ఒక వైపున మరింత సంక్లిష్ట సమస్యలను పరిష్కరించగల భాషలను రూపకల్పన చేయటానికి బలమైన ప్రేరణ ఇచ్చింది మరియు మరొక వైపు పెద్ద పరిమాణంలో డేటాను నిర్వహించగలదు మరియు మీరు చూడగలిగినట్లుగా ఒక భాష అన్నింటికీ సరిపోతుందని అన్ని సమస్యలను పరిష్కరించడం లేదని ప్రజలు గ్రహించడం ప్రారంభించారు కాబట్టి వేర్వేరు ప్రయోజనాల కోసం వేర్వేరు భాషల ఆవిర్భావం సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ కోసం C డేటాబేస్ ప్రోగ్రామింగ్ కోసం SQL మరియు మొదలైనవి మనం చూస్తాము ఫోర్ట్రాన్ 77 కూడా చాలా ఊపందుకుంది ఇది ఫోర్ట్రాన్ యొక్క సవరించిన వెర్షన్ ఇది వివిధ ప్రోగ్రామింగ్ భాషల నుండి చాలా మంచి లక్షణాలను తీసుకుంది తదుపరి రకమైన తరువాతి దశాబ్దం 80 లలో ఆబ్జెక్ట్ ఓరియెంటేషన్ యొక్క విజృంభణ వెలుగులోకి రావడం ప్రారంభమైంది మీరు ముందు జనరేషన్ల నుండి గుర్తు చేసుకుంటే మాడ్యులారిటీ ఆబ్స్ ట్రాక్షన్ డీకంపోజిషన్ వంటి ప్రాథమిక భావనలు ALGOL వంటి భాషలలో నెమ్మదిగా ప్రవేశపెట్టబడ్డాయి పాస్కల్లోని కొంత భాగం pl 1 లో C వాటిలో కొన్నింటిని కలిగి ఉంది కాని గణనీయంగా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లేదా ఆబ్జెక్ట్ బేస్డ్ ఆలోచనలచే బలంగా మద్దతు ఇవ్వబడిన భాషలు 80 లలో రావడం ప్రారంభించాయి C యొక్క ఆధిపత్య భాషగా ఆవిర్భావం మరియు స్థాపనను చూసింది ప్రస్తుతం దీనిని బహుళ నమూనా భాష అని పిలుస్తారు ఒక వైపు దీనికి బలమైన విధానపరమైన అంశాలు ఉన్నాయి మరియు మీరు C లో చాలా మంచి సామర్థ్యంగల చాలా బలమైన అల్గోరిథంలను వ్రాయవచ్చు అదే సమయంలో మీరు C లో చాలా బలమైన ఆబ్జెక్ట్ బేస్డ్ మోడలింగ్ కూడా చేయవచ్చు కాబట్టి ఈ దశాబ్దంలో ప్రధాన లక్షణం ఆబ్జెక్ట్ మోడళ్ల విజృంభణ బలమైన టైపింగ్ బలమైన మార్గంలో వచ్చింది ప్రోగ్రామింగ్లోకి అనేక కొత్త అంశాలు రావడం ప్రారంభించాయి ఇవి మీరు ఆధారపడే ప్రోగ్రామ్ల గురించి సురక్షితమైన ప్రోగ్రామ్ల గురించి మాట్లాడటం ప్రారంభించాయి ఎందుకంటే ఈ కాలంలో అనేక ఎంబెడెడ్ సిస్టమ్లు సాఫ్ట్వేర్ను భాగాలుగా ఉపయోగించడం ప్రారంభించాయి మరియు ఉదాహరణకు బోయింగ్ విమానం ఇంజిన్ను నియంత్రించడానికి సాఫ్ట్వేర్ భాగాలను ఉపయోగించడం ప్రారంభించింది కాబట్టి సాఫ్ట్వేర్ యొక్క ఖచ్చితత్వం సాఫ్ట్వేర్ విఫలం కాదని హామీ సాఫ్ట్వేర్ సురక్షితంగా ఉందనే హామీ మానవ మనుగడకు కీలకంగా మారింది సాఫ్ట్వేర్ను అంతరిక్షంలోకి రాకెట్లను పంపించడంలో భారీగా ఉంచారు కాబట్టి భద్రత భద్రత యొక్క అంశాలు పరిస్థితులు లేదా మార్గాలను జాగ్రత్తగా చూసుకునే మినహాయింపు భావనలు లేదా సాఫ్ట్వేర్లోని మీకు పూర్తిగా తెలియని పరిస్థితులు వివిధ భాషల పరంగా బలంగా వచ్చాయి అనేక ప్రయోగాత్మక భాషలు స్మాల్ టాక్ వంటి అందమైనవి చాలా స్వచ్ఛమైన ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ వచ్చాయి దురదృష్టవశాత్తు ఇది వాణిజ్య పరంగా పెద్దగా ప్రాచుర్యం పొందలేదు అడా బలమైన టైపింగ్ పరంగా ఒక సహకారాన్ని కలిగి ఉంది ఈఫిల్ అడా నుండి వచ్చిన అందమైన భాష సిములా ఇది నిజంగా ఆబ్జెక్ట్ బేస్డ్ పరంగా శక్తివంతమైన మోడలింగ్ను ఇస్తుంది కాబట్టి ఇవి వేర్వేరు సాధ్యమైన భాషలు కాని వాటిలో ఏదీ C తో పాటు పెద్ద మొత్తంలో ప్రోగ్రామింగ్ పరంగా నిజంగా ఒక ముద్ర వేయలేదు ఇప్పుడు మీరు ఈ ఆబ్జెక్ట్ బేస్డ్ మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ భాషల పరంగా టోపోలాజీ యొక్క ఆవిర్భావాన్ని త్వరగా పరిశీలిస్తే ఆబ్జెక్ట్ బేస్డ్ మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువ కాదు ఒక సాధారణ లక్షణం ఏమిటంటే ఆబ్స్ ట్రాక్షన్ ఎన్క్యాప్సులేషన్ మాడ్యులారిటీ వంటి ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ యొక్క ప్రాథమిక భావనలకు మద్దతు ఇస్తే అయితే ఇది ఇన్హెరిటెన్స్ స్పెషలైజేషన్కు మద్దతు ఇవ్వడంలో విఫలమైతే దానిని సాధారణంగా ఆబ్జెక్ట్ బేస్డ్ అని పిలుస్తారు మనము ముందుకు వెళ్ళేటప్పుడు ఈ తేడా మరింతగా మీరు అర్థం చేసుకుంటారు ఇతర భాషలను ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు కాబట్టి ఇందులో జరిగే ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే ఇకపై అల్గోరిథంలు ప్రాథమిక లాజిక్ బిల్డింగ్ బ్లాక్స్ కావు కాని అవి క్లాసులు మరియు ఆబ్జెక్ట్ లు కాబట్టి మీరు కొంచెం చర్చలు జరిపారు క్లాసులు స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ పరంగా మనము కొంచెం చర్చించాము కొన్ని ఇన్పుట్లను తీసుకొని అవుట్పుట్ ఎలా ఉండాలో నిర్ణయించే విధానపరమైన తర్కానికి బదులుగా ప్రోగ్రామింగ్ భాషలోనే అవి ప్రాథమిక భావనలుగా మారతాయి చాలా తక్కువ గ్లోబల్ డేటా ఉంది డేటా మరింత ఎక్కువగా ఆబ్జెక్ట్ ల పరంగా ఆవరించబడి ఉంది అవి స్థానికీకరించబడుతున్నాయి ఆబ్జెక్ట్ ల లోపలికి చేరుతున్నాయి ఆబ్జెక్ట్ క్లాసు మరియు మాడ్యూల్ అందిస్తాయి మరియు తప్పనిసరిగా ఇంకా సరిపోవు అంటే నా ఉద్దేశ్యం క్లాసులు ఆబ్జెక్ట్లు మరియు మాడ్యూల్స్ అన్ని వేళలా ఆబ్స్ ట్రాక్షన్ యొక్క అన్ని సమస్యలను పరిష్కరించలేవు కాని ఈ భాషల పరంగా గణనీయమైన అధిక ఆబ్స్ ట్రాక్షన్ సృష్టించబడింది కాబట్టి టోపోలాజికల్ మోడల్ ఇప్పుడు మారిందని మీరు చూడవచ్చు ఇప్పుడు మీకు విడిగా డేటా లేదు అది పూర్తిగా కనుమరుగైంది ఇప్పుడు దాని లోపల డేటాను కలిగి ఉన్న ఆబ్జెక్ట్ ల పరంగా ఉంది మరియు మనము ఇంతకుముందు చర్చించినట్లుగా ఇది మార్పిడి చేస్తుంది ఏమి కంప్యుటేషన్ చేయాలో నిర్ణయించడానికి ఇది వాటి మధ్య సందేశాలను మార్పిడి చేస్తుంది కాబట్టి క్లయింట్ ఆబ్జెక్ట్ సర్వర్ ఆబ్జెక్ట్లకు ఆ సేవలను అందించే ఆ విధమైన ఇంటర్ఫేస్ కలిగి ఉండే ఇతర ఆబ్జెక్ట్లకు సందేశాలను పంపుతుంది మరియు సర్వర్ ఆబ్జెక్ట్ ఆ ఆపరేషన్ చేస్తుంది మరియు ప్రతిస్పందనను తిరిగి పంపుతుంది ఇది ఈ జనరేషన్ కి సంబంధించిన భాషల కొరకు ఒక రకమైన సాధారణ టోపోలాజీ 1990 ల తర్వాత పరిస్థితి భిన్నంగా మారింది కొత్త ప్రోగ్రామింగ్ భాషలను రూపకల్పన చేయడం మరియు వాటిని మరింత ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంశాలతో శక్తివంతం చేసే ధోరణి కొనసాగింది అయితే ప్రోగ్రామింగ్ ఫ్రేమ్వర్క్లను అభివృద్ధి చేయడానికి ఒక ప్రధాన ధోరణి గమనించబడింది అంటే అంతకుముందు ఫ్రేమ్వర్క్ లేకుండా మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది మీరు ఒక ప్రోగ్రామ్ను వ్రాస్తారు ఆపై మీరు దానిని కంపైలర్తో కంపైల్ చేయవచ్చు మీ ప్రోగ్రామ్ యొక్క విభిన్న ఉప మాడ్యూళ్ళను లింక్ చేయడానికి మీరు యూజర్ లింకర్ను పొందుతారు మరియు మీరు పనిచేసే వ్యవస్థ పై పనిచేసే ఒకే ఎక్జిక్యూటబుల్ను పొందుతారు ఫ్రేమ్వర్క్లతో విషయాలు కొంత భిన్నంగా మారుతాయి అందువల్ల ఒక ఫ్రేమ్వర్క్ ఉంది అందువల్ల ఒక నిర్దిష్ట ఫ్రేమ్వర్క్ ఇవ్వబడింది అంటే కొన్ని సాఫ్ట్వేర్ భాగాలు ఇవ్వబడ్డాయి మరియు వాటిలో మీరు వ్రాస్తున్నారు ఇది మీదే ప్రోగ్రామ్ ఇది మీ ప్రోగ్రామ్ కానీ ఎరుపు పెట్టెలు మీకు ఇవ్వబడిన భాగాలు వీటిని మీరు తిరిగి ఉపయోగించుకోవడమే కాకుండా వాస్తవానికి మీరు మీ వేరియబుల్స్ ఆబ్జెక్ట్ల ప్రోగ్రామ్ జీవితచక్రం ప్రక్రియ ద్వారా ప్రోగ్రామ్ను అమలు చేస్తున్నప్పుడు కూడా అవి ఉండవచ్చు ఈ ఫ్రేమ్వర్క్ అనేక రకాలుగా వెళ్లడానికి సహాయపడుతుంది కాబట్టి ఫ్రేమ్వర్క్ ఆధారిత ప్రోగ్రామింగ్ మరింత ప్రాచుర్యం పొందడం ప్రారంభించింది అదే పెద్ద స్థాయి వ్యవస్థల కోసం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ మరియు రూపకల్పనను ఉపయోగించడం మరింత సాధ్యమయ్యేలా చేసింది కాబట్టి ప్రోగ్రామింగ్ యొక్క భావనల పరంగా ఇవి ప్రధాన లక్షణాలు డైనమిక్ టైపింగ్ భావనలు చాలా నొక్కిచెప్పబడ్డాయి ఇది డైనమిక్ టైపింగ్ అనేది ఒక నిర్దిష్ట వేరియబుల్ కోసం మీరు ఒక రకాన్ని పేర్కొనని ఒక భావన అంటే x ఎల్లప్పుడూ పూర్ణాంకంగా ఉంటుందని మీరు టెక్స్ట్లో చెప్పరు కానీ మీరు x లో ఉంచిన విలువను బట్టి మీరు x లో 17 ను ఉంచినట్లయితే x ను పూర్ణాంకంగా పరిగణిస్తారు 5 ను ఉంచవచ్చు మనము x ను ఫ్లోటింగ్ పాయింట్ సంఖ్యగా పరిగణిస్తాము మీరు స్ట్రింగ్ మార్గాన్ని పరిగణించవచ్చు అప్పుడు మీరు x ను స్ట్రింగ్ వేరియబుల్ గా తీసుకుంటారు కాబట్టి డైనమిక్ టైపింగ్ యొక్క కొన్ని అంశాలు ప్రాచుర్యం పొందాయి ఇంటర్నెట్ యొక్క ఆవిర్భావం జరిగింది కాబట్టి పోర్టబిలిటీ ఒక ప్రధాన ప్రశ్నగా మారింది పోర్టబిలిటీ ఒక ప్రధాన సమస్యగా మారింది ఎందుకంటే మీరు వివిధ సిస్టమ్లలో సాఫ్ట్వేర్ను పంపిణీ చేయడం చాలా ముఖ్యం మరియు ఖచ్చితంగా చాలా ముఖ్యమైనది ఏమిటంటే పెద్ద కంప్యూటింగ్ వ్యవస్థలపై ఆధారపడటానికి బదులుగా ఇది చాలా శక్తివంతమైన ప్రాసెసర్తో పని చేయగలదు ఇది సెకనుకు మిలియన్ల మరియు ట్రిలియన్ల గణనలను పరిష్కరిస్తుంది దానికి బదులుగా మీ గణనను వేర్వేరు థ్రెడ్ల పరంగా పంపిణీ చేయడం ఒక విలక్షణంగా మారింది ఇది పెద్ద వ్యవస్థలలో సమాంతర ప్రోగ్రామింగ్లో ధోరణిగా ప్రారంభమైంది మరియు తరువాత చిన్న థ్రెడ్లుగా మరియు ఈ రోజు మనం ఉపయోగించే అన్ని చిన్న పరికరాల పరంగా చిన్న ఉమ్మడి నమూనాలుగా విస్తరించింది దానికి మీ సెల్ ఫోన్ పెద్ద ఉదాహరణ కాబట్టి ఉద్భవించిన విలక్షణమైన ఫ్రేమ్వర్క్లలో నేటి అత్యంత ప్రాచుర్యం పొందిన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ భాష మీకు తెలిసిన జావా ఆధారపడి ఉన్న ఫ్రేమ్వర్క్లు ఉన్నాయి కాబట్టి మీరు జావాలో ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు సాధారణంగా j2SE j2EE j2ME వంటి కొన్ని ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ వాతావరణాన్ని ఉపయోగించుకుంటారు కాబట్టి ఇవన్నీ మీరు జావాలో ప్రోగ్రామింగ్ చేసే కొన్ని వేర్వేరు ప్రామాణిక మరియు ప్రామాణిక వాతావరణం లేదా ఎంటర్ప్రైజ్ ఎన్విరాన్మెంట్ లేదా మొబైల్ వాతావరణం మరియు ఈ ఫ్రేమ్వర్క్లు మీ అప్లికేషన్ ను అభివృద్ధి చేయడానికి మీకు అవసరమైన మద్దతును అందించడం ద్వారా మీకు సహాయపడతాయి ఉదాహరణకు మీరు ఒక ఆండ్రాయిడ్ పరికరం కోసం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మరియు అప్లికేషన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి j2me ని ఉపయోగించడం ద్వారా చాలా సులభం అవుతుంది మీకు భౌతికంగా పరికరం కూడా అవసరం లేదు j2me మీకు ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క అనుకరణ మోడల్తో ఒక నమూనాను అందించగలదు మరియు మీరు ఆ మోడల్ను ఉపయోగించడం ద్వారా మీ డెస్క్టాప్ కంప్యూటర్లోనే అన్ని అభివృద్ధిని వ్రాయవచ్చు కాబట్టి మైక్రోసాఫ్ట్ నుండి డాట్ నెట్ ఫ్రేమ్వర్క్కు NET framework ఫ్రేమ్వర్క్లు చాలా ముఖ్యమైనవి కావడం ప్రారంభించాయి వివిధ రకాలైన అప్లికేషన్ డెవలప్మెంట్లో కూడా ఇది చాలా ఆధిపత్యం చెలాయించింది మరియు అందువల్ల ఈ సమయంలో జరిగే అనేక భాషలు వేర్వేరు ఫ్రేమ్వర్క్లతో గణనీయంగా అనుసంధానించబడి ఉన్నాయని మీరు కనుగొంటారు కాబట్టి మనము విజువల్ బేసిక్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ లేదా విండోస్ అప్లికేషన్లలో GUI ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుతున్నాము మరియు మనము vb net గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ జావా ఫ్రేమ్వర్క్ల కింద విజువల్ బేసిక్తో ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుతున్నాము పైథాన్ వంటి స్వతంత్ర భాషలు నేటి అద్భుతమైన ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ భాషలలో ఒకటి ఇది చాలా పోర్టబుల్ నేర్చుకోవడం చాలా సులభం మరియు డైనమిక్ రకానికి మద్దతు ఇస్తుంది ఇంటర్ ప్రిటర్ ఆధారమైనది పని చేయడానికి దానికి దాని స్వంత ఫ్రేమ్వర్క్ కూడా ఉంది కాబట్టి ఇవి సంభవించిన భిన్నమైన ఆవిర్భావాలు మరియు దీనికి టోపోలాజీ కనీసం మరింత విచ్ఛిన్నమై పంపిణీ ప్రారంభించింది కాబట్టి మీరు ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిస్టమ్స్ పరంగా ఇంతకు ముందు కలిగి ఉన్నారు ఇక్కడ మీరు ఈ రకమైన నిర్మాణాన్ని కలిగి ఉన్నారు ఇక్కడ వస్తువులు సందేశాలను మార్పిడి చేస్తున్నాయి కాని అవి వేర్వేరు ఉపవ్యవస్థలలో సమూహం చేయబడిన ఫ్రేమ్వర్క్ పరంగా ఇప్పుడు అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కోసం ఒక ఉపవ్యవస్థగా ప్రోగ్రామింగ్ చేస్తుంటే మీ చిరునామా పుస్తకం మీ సందేశాలను మద్దతు ఇచ్చే మరొక ఉపవ్యవస్థ ఉంది మీ కాల్లకు మద్దతు ఇచ్చే మరొక ఉపవ్యవస్థ ఉంది మరియు ఆ సంగ్రహణను ఉపయోగించి మీరు ఒక ప్రోగ్రామ్ రాయవచ్చు కాబట్టి ఇది ప్రోగ్రామింగ్ భాషల అవసరాలకు మించి వలసపోతోంది ఇది మీ ప్రోగ్రామ్లను మీరు సాధారణంగా అభివృద్ధి చేసే ఫ్రేమ్వర్క్ ఆధారిత ప్రోగ్రామింగ్ సిస్టమ్గా మారుతుంది సంక్షిప్తంగాఈ మాడ్యూల్లో మనము ప్రాథమిక గణన మోడల్ పునర్సందర్శించాము నమూనా యొక్క ఒక వేర్వేరు వైవిధ్యాలు ఉపయోగించడం కొనసాగుతుంది అయితే మనము మొత్తానికి కొంత క్లయింట్ సర్వర్ విధానంతో ఉపయోగించవచ్చు మరియు మనము వివిధ తరాల ప్రోగ్రామింగ్ భాషలను మరియు ప్రస్తుత తరం ఫ్రేమ్వర్క్ బేస్డ్ ప్రోగ్రామింగ్ ను శీఘ్రంగా పరిశీలించాము మరియు ప్రోగ్రామింగ్ యొక్క పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నించాము తద్వారా ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ పద్ధతులను ఉపయోగించి సిస్టమ్ యొక్క విశ్లేషణ మరియు రూపకల్పనను ఎలా చేయాలో అర్థం చేసుకున్నప్పుడు మనకు సరైన ప్రోగ్రామింగ్ భాష లేదా సరైన ఫ్రేమ్వర్క్ను ఎంచుకోవచ్చు దీనిలో మనం ముందుకు వెళ్లి వాటిని అమలు చేయవచ్చు